ఈ తరగతిలో మనకు ఉత్తమమైన లేదా సరైన పరిష్కారాన్ని అందించే పద్ధతులను పరిశీలిద్దాము ఉత్తమమైన లేదా వాంఛనీయ పరిష్కారం చేరుకున్నట్లు ఎలా θ గుర్తించాలో చెప్పే పద్ధతులను కూడా పరిశీలిద్దాము కాబట్టి మనము ప్రారంభ పరిష్కారాలలో ఒకదాన్ని తీసుకుంటాము ఇది పెనాల్టీ కాస్ట్ పద్ధతి లేదా వోగెల్Vogels అప్ప్రోక్సిమేషన్ పద్ధతి ద్వారా ఇవ్వబడిన పరిష్కారం కాబట్టి ఇది మనము చివరి తరగతిలో చూసిన పరిష్కారం కాబట్టి ఇది పెనాల్టీ ఖర్చు లేదా వోగెల్Vogels అప్ప్రోక్సిమేషన్ పద్ధతి నుండి వచ్చినది కాబట్టి దానిని మరింత విశ్లేషించడానికి అదే పరిష్కారాన్ని తీసుకుందాం ఇప్పుడు ఇది 500 ఖర్చుతో మరియు 565 ఖర్చుతో పెనాల్టీ కాస్ట్ పద్ధతి ద్వారా ఇవ్వబడిన పరిష్కారం ఇప్పుడుఇది వాంఛనీయ పరిష్కారం కావచ్చు ఇది వాంఛనీయ పరిష్కారం కాదు అనే రెండు విషయాలు మాత్రమే జరగవచ్చు కానీ ప్రస్తుతానికి ఇది వాంఛనీయ పరిష్కారం అవునా కాదా అని మనకు తెలియదు కానీ ఇది వాంఛనీయ పరిష్కారం కాకపోతే మరొక పరిష్కారం వాంఛనీయంగా ఉండాలి మరియు మరొక పరిష్కారంలో కేటాయించని స్థానాలలో కనీసం ఒకదానిలోనైనా కేటాయింపు ఉండాలి లేకపోతే కేటాయించిన ఈ ఐదు స్థానాలను చూస్తే ఇది మనకు లభించే ఉత్తమమైన మరియు ఏకైక కేటాయింపు అందువల్ల ఈ పరిష్కారం వాంఛనీయమైనది కాకపోతే కేటాయించని స్థానాలలో కనీసం ఒక దాని లోనైనా కేటాయింపు ఉండాలి కాబట్టి కేటాయించని స్థానాలలో ఏదో ఒకటి ఉంచడం లాభదాయకంగా ఉందా అని ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు కేటాయించని నాలుగు స్థానాలు ఉన్నాయి ఇప్పుడు మొదటి స్థానం ఈ స్థానం ఇది 12 వ స్థానం అని పిలుస్తారు ఇప్పుడు ఈ స్థానం 1 2 ను తీసుకుందాం మరియు నేను ఇందులో ఏదో ఒకటి ఉంచాలనుకుంటున్నాను అని చెప్పుకుందాం నేను ఇందులో ఏదైనా ఉంచినట్లయితే నేను ఇందులో a 1 ఉంచాను అని చెప్పుకుందాం ఇప్పుడు సరఫరా 40 కి బదులుగా 41 అని ఇప్పుడు నేను గ్రహించాను కాబట్టి నేను ఈ 5 నుండి లేదా ఈ 35 నుండి 1 ను తీసివేయాలి కాబట్టి ప్రస్తుతానికి నేను ఈ 35 నుండి తీసివేస్తాను కాబట్టి నేను దీనిని 1 గా పొందుతాను తద్వారా ఇది 40 గా మారింది ఇప్పుడు మూడవ డిమాండ్ కు ఏమి జరిగింది నేను ఈ 35 నుండి 1 ని తీసివేసాను కాబట్టి ఇది 34 గా మారింది మరియు డిమాండ్ 39 మాత్రమే కాబట్టి నేను ఇక్కడ 1 ని జోడించాలి తద్వారా నాకు 40 వస్తుంది కాని నేను ఇక్కడ 1 ని జోడిస్తే అప్పుడు 35 మాత్రమే లభిస్తుంది కాని 36 కేటాయించబడ్డాయి కాబట్టి నేను దీని నుండి ఒకదాన్ని తీసివేయాలి కాబట్టి ఇది 29 అవుతుంది మరియు 1 30 అవుతుంది కాబట్టి నేను a 1 ని కేటాయించని స్థానంలో ఉంచితే నేను ఇప్పటికే ఉన్న కేటాయింపుల నుండి సర్దుబాటు చేసుకోవడం ద్వారా నేను దాన్ని సమతుల్యం చేస్తాను అందువల్ల నేను ఈ 1 ను ఉంచినప్పుడు ఈ 35 నుండి తగ్గించడం లేదా ఈ 5 నుండి తగ్గించడం అనేవి నాకు ఎంపిక అని మీరు గ్రహిస్తారు మరియు నేను ఈ 35 నుండి తగ్గించాలని ఎంచుకుంటాను మరియు నేను ఈ 35 నుండి తగ్గించినప్పుడు నేను దీని నుండి ప్రారంభించాను నేను దీనికి వెళ్ళాను నేను దీనికి వెళ్ళాను నేను దీనికి వెళ్ళాను మరియు నేను తిరిగి వచ్చాను కాబట్టి నేను ఒక లూప్ను పూర్తి చేసాను మొదటిది 1 నేను కేటాయించని స్థానంలో ఉంచాను మిగిలిన సర్దుబాట్లు ఇక్కడ కేటాయించిన స్థానాల నుండి మాత్రమే అయితే నేను ఈ 5 ను ప్రయత్నిస్తే నేను అలాంటి లూప్ను పొందలేను ఇప్పుడు అటువంటి లూప్ పొందడం కొన్ని సమస్యలను పరిష్కరించడం నుండి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ a1 ను ఉంచినప్పుడు ఇది లూప్ అని తీసుకుందాం కాబట్టి దాన్ని సమతుల్యం చేయడానికి నేను ఇక్కడ a1 ఉంచినప్పుడు నేను a 1 1 1 ను ఉంచాలి ఇప్పుడు ఇలా చేయడం వల్ల కలిగే ప్రభావం ఏమిటి నేను ఇక్కడ 1 ఉంచినప్పుడు నా ఖర్చు 9 కి పెరిగింది నేను 1 తీసివేసినప్పుడు నా ఖర్చు 7 కు తగ్గింది నేను 1 ఉంచినప్పుడు ఖర్చు 6 కు పెరిగింది నేను 1 తీసివేసినప్పుడు 5 ఖర్చు తగ్గించాను ఇప్పుడు అది 9 7 6 5 గా చూపబడింది కాబట్టి 9 7 అంటే 2 6 5 అంటే 1 ఇది 3 కాబట్టి ఈ స్థానంలో ఏదైనా పెట్టడానికి నికర వ్యయం 3 కాబట్టి నేను ఈ స్థానంలో a 1 ను ఉంచితే నా ఖర్చు 3 పెరుగుతుంది అందువల్ల ఈ స్థితిలో ఏదో ఉంచడం నాకు లాభదాయకం కాదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న రెండవ కేటాయించని స్థానాన్ని చూద్దాం ఇది ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ a 1 ను ఉంచాను దీని నుండి 1 తో సమతుల్యం చేయవచ్చు మళ్ళీ నేను దీని నుండి 1 తో సమతుల్యం చేస్తాను నేను ఈ సర్దుబాట్లు కేటాయించిన స్థానాల నుండి మాత్రమే చేస్తున్నానని గమనించండి నేను దీని నుండి a 1 ను ఉంచగలను నేను దీని నుండి a1 ను ఉంచగలను మరియు దీని నుండి నేను ఒక a 1 ను ఉంచగలను ఇప్పుడు ఇది సమతుల్యం చెందుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ నుండి నా లూప్ ప్రారంభమైందని దీనికి వెళ్లిందని ముందుకు వెళ్లిందని క్రిందికి వచ్చిందని దీనికి వెళ్లిందని మరియు అది తిరిగి వచ్చింది అది నా లూప్ అని మీరు గ్రహించారు కాబట్టి మనము ఎక్కువ సంఖ్యలో సమస్యలను పరిష్కరించేటప్పుడు సరైన లూప్ను గీయగల సామర్థ్యం వస్తుంది కాబట్టి ప్రారంభించడానికి ఇది లూప్ అని మరియు ఇక్కడ చూపబడిన 3 యొక్క పెరుగుదల ప్రభావం అని ఇక్కడ చూపబడిన 5 ద్వారా తగ్గిస్తుంది ఇక్కడ చూపబడిన 6 పెరుగుతుంది ఇక్కడ చూపిన 7 1 వలన తగ్గుతుంది ఇక్కడ చూపబడిన 8 పెరుగుతుంది మరియు ఇక్కడ చూపబడిన 4 తగ్గుతుంది కాబట్టి మీరు ఏ విధంగానైనా తిరగవచ్చు లూప్ దీని నుండి వచ్చినదని లేదా లూప్ మరొక మార్గం నుండి వచ్చిన అదే అర్ధం అని చెప్పవచ్చు కాబట్టి 3 5 6 7 మరియు మొదలైనవి కాబట్టి దీని యొక్క నికర ఫలితం a 1 అంటే నేను ఈ స్థానంలో 1 యూనిట్ ఉంచినట్లయితే నా ఖర్చు 1 పెరుగుతుంది కాబట్టి ఈ స్థానంలో ఉంచడం నాకు లాభదాయకం కాదు ఇప్పుడు ఇక్కడ మూడవ స్థానం చూద్దాం ఇది ఈ స్థానం కాబట్టి నేను ఇక్కడ a 1 ఉంచాను కాబట్టి ఇది ఇక్కడ a 1 ఇక్కడ a 1 మరియు ఇక్కడ a 1 అవుతుంది మరియు లూప్ సమతుల్యమవుతుంది కాబట్టి లూప్స్ ఇక్కడ ప్రారంభమయ్యాయి ఇది దీనికి వెళ్ళింది ఇది దీనికి వెళ్ళింది ఇది దీనికి వెళ్లి తిరిగి వచ్చింది ఇప్పుడు ఆ ప్రభావం ఏమిటి ఈ 1 ఖర్చును 5 కు పెంచింది ఇది 1 దానిని 4 కు తగ్గించింది 8 కు పెరిగింది మరియు 7 కు తగ్గింది మరియు నికర వ్యయం 2 గా ఉంది కాబట్టి నేను కేటాయించని స్థానంలో a 1 ను ఉంచితే నా నికర వ్యయం పెరుగుతూ వెళ్తుంది ఖర్చును తగ్గించడానికి నేను దీని నుండి ఒకదాన్ని తీసివేయలేను ఎందుకంటే ఆ స్థానంలో ఏమీ లేదు కాబట్టి నేను ఆ స్థానాన్ని పరిగణించలేను కాబట్టి మళ్ళీ నేను తిరిగి వెళ్తాను మరియు నేను ఇక్కడ చివరి స్థానాన్ని చూస్తాను ఇది చివరి స్థానం కాబట్టి నేను ఇక్కడ 1 ను ఉంచడానికి ప్రయత్నిస్తాను కాబట్టి నేను ఇక్కడ a 1 ను ఉంచడానికి ప్రయత్నిస్తాను కాబట్టి నేను ఇక్కడ a 1 ను పొందుతాను నాకు ఇక్కడ a 1 లభిస్తుంది నాకు ఇక్కడ a 1 లభిస్తుంది మరియు అది సమతుల్యం అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న లూప్ ఇక్కడ ప్రారంభమవుతుంది ఇది దీనికి వెళుతుంది ఇది దీనికి వెళుతుంది ఇది తిరిగి వస్తుంది ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి 1 కేటాయించని స్థానంలో ఉంచబడుతుంది మరియు అన్ని ఇతర సర్దుబాట్లు కేటాయించిన స్థానాల్లో చేయబడతాయి మరియు ఇది సమతుల్యతను కలిగి ఉండాలి కాబట్టి నికర వ్యయం a 8 ఈ కారణంగా 1 8 ఈ కారణంగా 1 7 ఈ కారణంగా 1 మరియు 6 ఈ స్థానం కారణంగా నికర వ్యయం 1 మళ్ళీ ఈ స్థానంలో ఏదైనా ఉంచడం లాభదాయకం కాదు ఎందుకంటే ఇది ఖర్చును మాత్రమే పెంచుతుంది కాబట్టి కేటాయించని నాలుగు స్థానాలు అక్కడ ఒకటి ఉంచడం లాభదాయకం కాదని మనము గమనించాము కాబట్టి అల్గోరిథం ఇప్పుడు ప్రస్తుత పరిష్కారం నిజంగా వాంఛనీయమని చెబుతుంది ఎందుకంటే అది వాంఛనీయమైనది కాకపోతే కనీసం ఒక కేటాయించని స్థానం మనము కేటాయించడం లాభదాయకంగా ఉండాలి మరియు అది జరగలేదు కాబట్టి 565 తో ఉన్న ఈ పరిష్కారం ఉత్తమ పరిష్కారం ఇప్పుడు మనం మరింత ముందుకు వెళ్దాం ఇప్పుడు మనం వెనక్కి వెళ్లి చూద్దాం కాబట్టి నేను వివరించినది ఇప్పుడు మరోసారి చూపబడింది కాబట్టి ఇప్పుడు మరొక పరిష్కారం చూద్దాం ఇప్పుడు ఇక్కడ 30 10 25 5 మరియు 30 లు గా ఇవ్వబడిన ఒక పరిష్కారాన్ని చూద్దాం ఇది కనీస వ్యయ పద్ధతి నుండి కనీస ఖర్చుకు పరిష్కారమా అని తనిఖీ చేద్దాం కాబట్టి దీనికి 30 10 25 5 మరియు 30 ఉన్నాయి దీని ధర 590 కు సమానం కాబట్టి ఇది కనీస వ్యయ పద్ధతిని ఉపయోగించి మనము పొందిన పరిష్కారం ఇప్పుడు దీనికి మొత్తం 590 ఖర్చు ఉంది ఎందుకంటే వాంఛనీయత 565 అని మనము ఇప్పటికే కనుగొన్నాము ఇది వాంఛనీయ పరిష్కారం కాదని మనకు తెలుసు ఇప్పుడు మనము అదే ఆలోచనను వర్తింప చేద్దాం ఇది వాంఛనీయ పరిష్కారం కాకపోతేఅప్పుడు a 1 ని కేటాయించని స్థానంలో ఉంచడం మనకు లాభం ఇవ్వాలి కాబట్టి మనము అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి మనము ఈ స్థానాన్ని చూడటం ద్వారా ప్రారంభిద్దాం ఈ స్థానాన్ని చూడటం ద్వారా ప్రారంభిద్దాం ఇక్కడ a 1 ను ఉంచాము కాబట్టి ఇది 1 అవుతుంది ఇది 1 అవుతుంది మరియు ఇది 1 అవుతుంది కాబట్టి ఈ యొక్క నికర ప్రభావం 9 7 ఎందుకంటే 1 6 5 ఇది 3 గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న తదుపరి స్థానానికి నేను ప్రయత్నిస్తాను నేను a 1 ను ఉంచాను కాబట్టి నేను a 1 ను ఉంచినప్పుడు నాకు a 1 వస్తుంది నాకుa 1 వస్తుంది నాకు a 1 లభిస్తుంది నాకు a 1 లభిస్తుంది మరియు నాకు a 1 సమతుల్యం చేయడానికి లభిస్తుంది ఇప్పుడు దీని యొక్క నికర ప్రభావం 4 ఇది ఇక్కడ నుండి వస్తుంది 3 ఇది ఇక్కడ నుండి వస్తుంది 5 ఇది ఇక్కడ నుండి వస్తుంది ఈ 5 6 అనేది 1 కారణంగా ఇక్కడ నుండి వస్తుంది 7 ఇక్కడ నుండి వస్తుంది మరియు 8 ఇది ఇక్కడ నుండి వెళుతుంది కాబట్టి 4 3 1 1 5 6 6 6 0 0 7 7 7 8 అంటే 1 కాబట్టి ఇక్కడ a 1 ఉంచడం వల్ల మనకు లాభం లభిస్తుంది మరియు ఖర్చును తగ్గించవచ్చు అని మనం గమనించాము ఇప్పుడు మనము మరింత తగ్గింపును పొందగలమా అని చూడటానికి ఇతర స్థానాలను ప్రయత్నిద్దాం కాబట్టి దానిని చేయడానికి మనం తిరిగి వెళ్దాం కాబట్టి మనము ఈ స్థానంలో మూడవ స్థానంలో ప్రయత్నిస్తే ఈ స్థానంలో a 1 ను ఉంచితే 1 ఇక్కడకు వస్తుంది 1 ఇక్కడకు వస్తుంది 1 ఇక్కడకు వస్తుంది మరియు ఖర్చు 5 6 5 3 అని మనము గమనించాము నికర వ్యయం 1 కాబట్టి ఇది లాభదాయకం కాదు మరియు మనము చివరి స్థానంలో ఉంచితే మనము చివరి స్థానం పెడితే ఇది మన లూప్ అవుతుందని కూడా మనము గమనించాము కాబట్టి ఇది a 8 8 7 6 అవుతుందిఇది మళ్లీ 1 అవుతుంది కాబట్టి కేటాయించని 4 స్థానాల్లో ఇక్కడ ఏదో ఉంచడం వల్ల మనకు ప్రయోజనం లభిస్తుందని మరియు ఆ ప్రయోజనం ఇదే 1 అని మనం గమనించాము కాబట్టి మనం ఇప్పుడు ఆ స్థానంలో ఎంత ఉంచవచ్చో చూద్దాం కాబట్టి మనం ఆ స్థానంలో ఎంత ఉంచవచ్చో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఆ స్థానంలో θ ఉంచుదాం కాబట్టి ఆ స్థానంలో θ ఉంచుదాం కాబట్టి సమతుల్యం చేయడానికి నేను θ ను ఈ స్థానంలో ఉంచితే ఇది 25 θ అవుతుంది ఇది 5 θ అవుతుంది ఇది 30 θ 10 θ మరియు 30 θ అవుతాయి ఇప్పుడు నాకు తెలుసు నేను a 1 ఉంచినప్పుడు నాకు ప్రయోజనం లభిస్తుంది అని కాబట్టి నేను ఎంత ఎక్కువ పెట్టగలను అని తెలుసుకోవాలనుకుంటున్నాను అందువల్ల నాకు సాధ్యమైనంత ప్రయోజనం లభిస్తుంది కనుక ఈ θ ఇచ్చినది కాబట్టి నేను θ 1 θ 2 మరియు మొదలగునవి ఉంచాను కాబట్టి నేను θ ఇక్కడ ఉంచినప్పుడు 25 θ 25 θ అనేది 0 కి తగ్గుతుంది ఎందుకంటే నేను ఈ θ ను పెంచుతూనే ఉన్నాను మరియు అది మొదట 0 కి రాబోతుంది కాబట్టి 30 θ 30 θ 25 θ కాబట్టి θ 25 అయినప్పుడు ఇది 0 అవుతుంది కాబట్టి ఇది 25 అవుతుంది ఇది 0 అవుతుంది ఇది 5 25 30 అవుతుంది ఇది 30 25 5 అవుతుంది 10 25 35 మరియు 30 25 ఇది 5 కాబట్టి θ 25 ఇది మూడు విలువలలో చిన్నది θ నుండి 0 వరకు ఉన్నవారిని చెప్పినప్పుడు ఈ θ ను పొందగలము కాబట్టి మనము అలా చేస్తాము కాబట్టి ఇది 25 గా మారిందని ఇది 30 5 35 గా మారిందని ఇప్పుడు మనం గ్రహించాము ఇప్పుడు మనకు ఈ పరిష్కారం ఉందని గమనించాము ఇప్పుడు దీనితో సంబంధం ఉన్న వ్యయం 565 అని మరలా గమనించాము ఇప్పుడు మనం ఈ 565 ను 590 యొక్క మునుపటి పరిష్కారం నుండి చూపించగలము ఇది ఇదే మనము యూనిట్ లాభం 1 లేదా లాభం 1 అని చెప్పాము 1 ఖర్చులో తగ్గుదలని సూచిస్తుంది మనము అక్కడ ఉంచగలిగిన పరిమాణం 25 ఉంది కాబట్టి ఒక యూనిట్ కు లాభం 1 25 యూనిట్లకు లాభం 25 కాబట్టి 590 25 అంటే 565 ఇప్పుడు ఈ పరిష్కారం వాంఛనీయమైనదా అని తనిఖీ చేయడానికి ఇది వాంఛనీయమైనదని మనము ఇప్పటికే చూశాము కాని మనం ఇప్పుడు తిరిగి వెళ్లి ఇక్కడ a 1 ను ఉంచాలి మరియు ఖర్చు పెరుగుదల ఇక్కడ a 1 ను ఉంచడాన్ని గమనించాము a 1 ఇక్కడ ఉంచాలి మనము ఇప్పటికే చేసిన a 1 ను ఇక్కడ ఉంచాలి అందువల్ల ఇది ఈ సమస్యకు వాంఛనీయ పరిష్కారం అవుతుంది ఇప్పుడు ఈ పద్ధతిని స్టెప్పింగ్ స్టోన్ పద్ధతి అంటారు ఇప్పుడు స్టెప్పింగ్ స్టోన్ పద్ధతికి ప్రారంభ పరిష్కారం అవసరం మరియు ప్రారంభ పరిష్కారం నార్త్ వెస్ట్ మూలలో లేదా కనిష్ట వ్యయం లేదా పెనాల్టీ ఖర్చు లేదా వోగెల్ అప్ప్రోక్సిమేషన్ నుండి కావచ్చుఒక ప్రారంభ పరిష్కారం ఇచ్చినట్లయితే కేటాయించని స్థానం లో ఉంచడం వల్ల మనకు ప్రయోజనం లభిస్తుందో లేదో స్టెప్పింగ్ స్టోన్ పద్ధతి తనిఖీ చేస్తుంది ఒక ప్రయోజనం ఉంటే అప్పుడు మనము θ గరిష్ట పరిమాణాన్ని లెక్కిస్తాము మరియు కొత్త పరిష్కారంపై స్టెప్పింగ్ స్టోన్ ఆలోచనను అమలు చేస్తాము ఇచ్చిన పరిష్కారం కేటాయించని స్థానాల్లో ఉంచడం కోసం ఇవన్నీ మళ్లీ మనకు ఇవ్వవు మరియు ఇది వాంఛనీయ పరిష్కారాలను చేరుకున్న స్థానం అని మనము గమనించే వరకు ఇది కొనసాగుతుంది మరియు ఈ ఉదాహరణ కోసం వాంఛనీయ పరిష్కారం మనకు 565 ఇచ్చింది వాంఛనీయ పరిష్కారాలను పొందడానికి మనము చూపించే మరొక పద్ధతిని ఇప్పుడు పరిశీలిద్దాము ఇది స్టెప్పింగ్ స్టోన్ పద్ధతికి భిన్నంగా ఉంటుంది ఈ పద్ధతిని మోడి పద్ధతి లేదా మోడిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటారు ఇప్పుడు దీనికి కూడా ప్రారంభ పరిష్కారం అవసరంఎలాగంటే స్టెప్పింగ్ స్టోన్ పద్ధతికి ప్రారంభ పరిష్కారం అవసరం అయినట్టు కాబట్టి మనము ఈ పరిష్కారాన్ని అదే ప్రారంభ పరిష్కారంతో చూస్తాము ఆ ప్రారంభ పరిష్కారంతో మనము స్టెప్పింగ్ స్టోన్ పద్ధతుల్లో ఒకదాన్ని ప్రారంభించాము ఇప్పుడు ఇది మన వద్ద ఉన్న ప్రారంభ పరిష్కారం ఇప్పుడు ఈ పరిష్కారాలతో మనం ఇప్పుడు వేరే పని చేయబోతున్నాం ఇప్పుడు మనము ప్రతి సరఫరా మరియు ప్రతి డిమాండ్తో ఒక టామ్ను అనుబంధించబోతున్నాము కాబట్టి మూడు సరఫరా స్థానాలు ఉన్నాయి కాబట్టి మనము u1 u2 మరియు u3 అని నిర్వచించబోతున్నాము మూడు డిమాండ్ స్థానాలు ఉన్నాయి మనము v1 v2 మరియు v3 అని నిర్వచించాము మరియు మనము u1 0 తో ప్రారంభిస్తాము ఇప్పుడు మనము u1 0 ను ప్రారంభించినప్పుడు u1 0 ను వాడండి మరియు ui vj అనేది Cij కు సమానమని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఇక్కడ కేటాయింపు ఉంది కాబట్టి దీని అర్థం ఏమిటి ఇప్పుడు ఇక్కడ ఒక కేటాయింపు ఉంది ఇక్కడ ui vj కేటాయింపులు ఉన్నాయి u1 v1 Cij ఇది 8 కాబట్టి u1 అనేది 0 కాబట్టి 0 v1 8 మరియు అది మనకు v1 8 ను ఇస్తుంది ఇప్పుడు ui vj Cij ఇప్పుడు ఇక్కడ మరొక కేటాయింపు ఉంది మరొక కేటాయింపు ఉంది కాబట్టిui vj Cij u1 v3 7 7 అనేది మన Cij u1 v3 7 u1 అనేది 0 కాబట్టి v3 అనేది 7 ఇప్పుడు మనకు v3 తిరిగి వచ్చినది మరియు ఇక్కడ ఒక కేటాయింపు ఉందని గ్రహించాము ఇక్కడ ఒక కేటాయింపు ఉంది ఇప్పుడు ఈ కేటాయింపు కోసం ui vj Cij కాబట్టిu3 ui u3 ఇది మూడవ అడ్డు వరుస కాబట్టి u3 v3 6 Cij అనేది 6 కాబట్టి u3 7 6 కాబట్టి u3 అనేది 1 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం u3 ని ఉంచినప్పుడు అది 1 అవుతుంది ఇప్పుడు మనకు u3 ఉంది మరియు ఇక్కడ ఒక కేటాయింపు ఉంది కాబట్టి మనము తిరిగి వెళ్తాము ఇక్కడ ఒక కేటాయింపు ఉంది కాబట్టి ui vj Cij ఇది 5 కాబట్టి u3 v2 5 1 v2 5 కాబట్టి v2 అనేది 6 ఇప్పుడు v2 ను ఉంచిన తరువాత ఇక్కడ ఒక కేటాయింపు ఉంది కాబట్టి u2 v2 3 u2 6 3 కాబట్టి u2 3 కాబట్టి మనము ఇప్పుడు అన్ని u లను మరియు v లను ఉపయోగించి లెక్కించాము మరియు ఇది మనము మన మంచి ప్రారంభ పరిష్కారంతో ప్రారంభించినట్లయితే అన్ని u మరియు v లను లెక్కించడం సాధ్యమవుతుంది ఇప్పుడు ఈ కేటాయించని స్థానాల్లో ఏదో ఉంచడం ప్రయోజనమే నా అని మనం తనిఖీ చేయాలి మనము కేటాయించిన స్థానాన్ని u మరియు v లను పొందటానికి ఉపయోగించాము ఇప్పుడు కేటాయించని స్థానాన్ని చూడాలనుకుంటున్నాము ఇప్పుడు కేటాయించని స్థానం కోసం Cij ui vj ను గణన చేయండి ఇది కేటాయించని స్థానం ఇది కేటాయించని స్థానం కాబట్టి Cij అనేది 9 ui vj 0 6 9 6 అంటే 3 3 Cij 4 ui vj 3 8 అంటే 5 4 5 అంటే 1 Cij అంటే 5ui vj అంటే 3 7 అంటే 4 కాబట్టి 5 4 అంటే 1 Cij అంటే 8 ui vj అంటే 1 8 7 కాబట్టి 8 7 అంటే 1 ఇప్పుడు ఇవి లాభాలను సూచిస్తాయి ఇప్పుడు ఇక్కడ ప్రతికూలత ఉందని మనము గమనించాము కాబట్టి ఒక లాభం ఉంది మరియు మనం ఈ స్థానంలో ఏదో ఒకటి ఉంచవచ్చు ఇప్పుడు మనం ఎంత ఉంచాలి మరియు ఇక్కడి నుండి ఎలా ముందుకు వెళ్లాలి అన్నది ఇప్పుడు మనం తరువాతి తరగతిలో చూద్దాము